ముందు తరగతిలో మనం నెట్వర్క్ స్టెబిలిటీ గురించి చర్చించాముకనుక మనం ఏం చర్చించాము అంటేసర్క్యూట్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అంటే దాని ఇంపల్స్ రెస్పాన్స్ ht అనేది టైం t→∞ గా పరిమితం చేయబడినప్పుడు దాని అర్థం ఏమిటంటే టైం t→∞ గా ఉన్నప్పుడు ఇంపల్స్ రెస్పాన్స్ పరిమిత విలువకు కలుస్తుంది అది అస్థిరంగా ఎప్పుడు ఉంటుంది అంటేt→∞అయినప్పుడు మరియు ht నిర్బంధం లేకుండా పెరిగినప్పుడు గణిత పరంగా దీనిని htfinite అని వ్రాయవచ్చని కూడా చర్చించాము ఇప్పుడు Hs ht యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో దీనిని HsNsDs గా సూచించవచ్చని మనం చర్చించాము ఇంపల్స్ రెస్పాన్స్ htHsఅనగా ఇంపల్స్ రెస్పాన్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సర్క్యూట్ స్థిరంగా ఉండటానికి కింది అవసరాన్ని తీర్చాలి ఆ అవసరాలు ఏమిటిఒకటిమనం చర్చించినది Ns యొక్క డిగ్రీ Ds డిగ్రీ కంటే తక్కువగా ఉండాలి అంటే లవము వ్యక్తీకరణ యొక్క డిగ్రీ హారం లో వ్యక్తీకరణ డిగ్రీ కంటే తక్కువగా ఉండాలి తదుపరిది వచ్చి Hs యొక్క అన్ని ధ్రువాలు ప్రతికూల వాస్తవ భాగాలను కలిగి ఉండాలి అన్ని ధ్రువాలు అంటే హారం వ్యక్తీకరణ యొక్క అన్ని మూలాలు ప్రతికూల వాస్తవ భాగాన్ని కలిగి ఉండాలి అంతేకాక మనం ఏమి చర్చించాము అంటే నిష్క్రియాత్మక మూలకాలతో అనగా R L C మూలకాలు మరియు ఇండిపెండెంట్ సోర్సెస్ తో రూపొందించిన సర్క్యూట్లు అస్థిరంగా ఉండవు ఎందుకంటే ఇవి అస్థిరంగా ఉంటాయని మనం చెప్పినట్లయితే దాని అర్థం ఏమిటంటే కొన్ని బ్రాంచ్ కరెంట్ లు లేదా వోల్టేజీలు సున్నాకి సెట్ చేయబడిన మూలాలతో నిరవధికంగా పెరుగుతాయి ఇది సాధారణంగా మనం R L C సర్క్యూట్లను విశ్లేషించినప్పుడు కాదు కాబట్టి నిష్క్రియాత్మక అంశాలు మరియు ఇండిపెండెంట్ సోర్సెస్ మూలకాల నెట్వర్క్ అస్థిరంగా ఉండదని మనం ధృవీకరిద్దాం మునుపటి ఉపన్యాసంలో మనం చర్చించిన ఉదాహరణ ను చూద్దాంఇది సిరీస్ R L C సర్క్యూట్ అయితే మనం ఏమి చెప్పగలం అంటే V0Vs1sCRsL1sC1LCs2sRL1LC s2sRL1LC0 అయిన హారం వ్యక్తీకరణ అయిన హార భాగం R L C సర్క్యూట్ గురించి చర్చిస్తున్నప్పుడు చర్చించాము కాబట్టి ఇది మనం ఇంతకుముందు చర్చించిన క్యారెక్టర్స్టిక్ సమీకరణం హారం వ్యక్తీకరణ యొక్క ధ్రువాలకు హారం వ్యక్తీకరణ యొక్క మూలాలు ఉంటాయని మనం చెప్పగలం p12 α±2 02మరియు αR2L01LC ఇప్పుడు మీరు R L C సున్నా కంటే ఎక్కువ అని చూసినట్లయితేఈ పరిస్థితి ఉంటే 2 ధ్రువాలు ఎల్లప్పుడూ ప్లేన్ యొక్క ఎడమ భాగంలో ఉంటాయి కాబట్టి R L మరియు C భాగాలను కలిగి ఉన్న నెట్వర్క్ అస్థిరంగా ఉండదు ఎందుకంటే సర్క్యూట్ యొక్క ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుండి మనకు లభించే ధ్రువం ఎల్లప్పుడూ ప్రతికూల వాస్తవ భాగాన్ని కలిగి ఉంటుంది మనం చర్చించిన క్లిష్టమైన పరిస్థితి ఏమిటంటే R అనేది 0 కి సమానంగా ఉన్నప్పుడు డాంపింగ్ గుణకం 0 అవుతుంది అలాంటప్పుడు సర్క్యూట్ ఆసిలేటరీ అవుతుంది ఇప్పుడు యాక్టివ్ సర్క్యూట్ మరియు నిష్క్రియాత్మక సర్క్యూట్ వంటి కొన్ని సర్క్యూట్లు ఉన్నాయి ఇవి నియంత్రిత సోర్స్ లను కలిగి ఉంటాయి ఇవి శక్తిని సరఫరా చేయగలవు మరియు అందువల్ల అవి అస్థిరంగా ఉంటాయి అటువంటి సర్క్యూట్కు ఆసిలేటర్ మరొక ఉదాహరణ ఇది అస్థిరంగా ఉండేలా రూపొందించబడింది ఎందుకంటే టైం t→∞ అయినప్పుడు అది కొంత స్థిరమైన విలువకు పోదు కాబట్టి మీరు ఆసిలేటర్ రూపకల్పన చేసినప్పుడు ఆసిలేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా ఇవ్వవచ్చు HsNs202Nsj0 మీరు చూసినట్లయితే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ల ధ్రువాలు ఇమాజినరీ అక్షం వద్ద ఉన్నాయి ధ్రువాలు వచ్చి j0మరియు j0కాబట్టి ధ్రువాలను ఇమాజినరీ అక్షం మీద ఉంచినప్పుడు దాని అర్థం ఏమిటంటే సర్క్యూట్ ఆసిలేటరీ అని అర్థం ఈ సందర్భంలో మీరు పొందే అవుట్పుట్ సైనూసోయిడల్ కనుక మీకు ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు సర్క్యూట్ ఆసిలేటరీ అని మీరు చెబుతారు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం తద్వారా మనం భావనను అర్థం చేసుకోగలం చిత్రంలో ఇవ్వబడిన సర్క్యూట్ స్థిరంగా ఉన్న k యొక్క విలువను మనం నిర్ణయించాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు కెపాసిటర్ అయిన ఒక శక్తి నిల్వ భాగం ఉందని మీరు చూస్తారు1sC అనేది S డొమైన్లోని కెపాసిటెన్స్ యొక్క రూపాంతరం మరియు మనకు రెండు రెసిస్టెన్స్ లు ఉన్నవి మనకు ఒక ఆధారిత వోల్టేజ్ సోర్స్ ఉంది ఇది లూప్ లో ప్రవహించే కరెంట్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సంఖ్య స్థిరంగా ఉండే k విలువను మనం కనుగొనాలి మనం మొదట మెష్ విశ్లేషణను ఉపయోగించాలి మరియు ఈ 2 లూప్ లకు సమీకరణాన్ని వ్రాయాలి ViR1sCI1 I2sC 0 kI1R1sCI2 I1sCor 0 k1sCI1R1sCI2 కాబట్టి ఇప్పుడు మీకు ఈ 2 సమీకరణాలు ఉన్నాయి మీరు వాటిని మాత్రిక రూపంలో సూచిస్తే మీరు ఎలా వ్రాస్తారు Vi 0 R1sC 1sC k1sC R1sC I1 I2 కాబట్టి మీరు మాత్రిక ను కంపైల్ చేసినప్పుడు మీరు ఈ సర్క్యూట్ యొక్క క్యారెక్టర్స్టిక్ సమీకరణాన్ని తెలుసుకోవాలనుకుంటే క్యారెక్టర్స్టిక్ సమీకరణాన్ని నియంత్రించాల్సి వస్తే అప్పుడు మీరు ఏమి చేయాలి మనం ఇప్పుడే సంకలనం చేసిన మాత్రిక యొక్క డెటెర్మినెంట్ ని మీరు కనుగొనాలి డెటెర్మినెంట్ విలువ వచ్చి ∆R1sC2 ksC 1s2C2sR2C2R ksC ఇది క్యారెక్టర్స్టిక్ సమీకరణం తప్ప మరొకటి కాదు తరువాత మీకేం వస్తుంది మీరు ఒకే ధ్రువం యొక్క విలువను పొందుతారు ఎందుకంటే ఇక్కడ ఇది లవము భాగం S యొక్క డిగ్రీని 1 గా మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి మీకు ఒకే ధ్రువం మాత్రమే ఉంటుంది కాబట్టి ధ్రువం యొక్క విలువ వచ్చి pk 2RR2C ఇప్పుడు మీరు చూస్తే ధ్రువం P యొక్క ఈ విలువ k2R ఉన్నప్పుడు ధ్రువం ప్రతికూలంగా ఉంటుందని మీరు చెబుతారు k2Rఉన్నప్పుడు సర్క్యూట్ స్థిరంగా ఉంటుందని మనం చెప్పగలం అలా కాకుండా k2R అయినప్పుడు సర్క్యూట్ అనేది అస్థిరంగా ఉంటుందని మనం చెప్పవచ్చు ఇది మీరు ధృవీకరించవచ్చు మీ సర్క్యూట్ స్థిరంగా ఉండే k యొక్క విలువను మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు నెట్వర్క్ సింథసిస్ అనే మరో భావన గురించి మాట్లాడుదాం కాబట్టి నెట్వర్క్ సింథసిస్ అంటే ఏమిటి నెట్వర్క్ సింథసిస్ అనేది ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కు తగిన నెట్వర్క్ను పొందే ప్రక్రియ ఇప్పుడు ఈ నెట్వర్క్ సింథసిస్ మన నెట్వర్క్ విశ్లేషణకు విరుద్ధంగా ఉంది ఇక్కడ మనం సర్క్యూట్ పొందుతాము మరియు ఇచ్చిన సర్క్యూట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము టైమ్ డొమైన్ కంటే నెట్వర్క్ సింథసిస్ S డొమైన్లో నిర్వహించడం సులభం మనం నెట్వర్క్ సింథసిస్ మరియు నెట్వర్క్ విశ్లేషణల మధ్య తేడాను గుర్తించినప్పుడు నెట్వర్క్ విశ్లేషణలో ఇచ్చిన నెట్వర్క్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొంటాము అదే నెట్వర్క్ సింథసిస్ లో మనం విధానాన్ని రివర్స్ చేస్తాము అంటే మనం ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కోసం తగిన నెట్వర్క్ను కనుగొనవలసి ఉంది కనుక నెట్వర్క్ సింథసిస్ విషయంలో మనం ఏమి చేస్తాం మనం ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పొందుతాము మరియు దాని నుండి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను సంతృప్తిపరిచే తగిన నెట్వర్క్ను కనుగొనడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు నెట్వర్క్ సింథసిస్లో చాలా భిన్నమైన సమాధానాలు ఉండవచ్చు లేదా సమాధానాలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను సూచించడానికి ఉపయోగించే అనేక సర్క్యూట్లు ఉండవచ్చు కనుక ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కోసం మనం చాలా సరి అయిన జవాబును కనుగొనాలి నెట్వర్క్ విశ్లేషణలో విషయాలు వ్యతిరేకం అయితే ఒకే సమాధానం ఉంటుంది దాని అర్థం ఏమిటంటే నెట్వర్క్ విశ్లేషణలో మనం ఎల్లప్పుడూ ఒకే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పొందుతాము కానీ నెట్వర్క్ సింథసిస్ విషయంలో ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బహుళ సర్క్యూట్లను సూచిస్తుంది ఉదాహరణల సహాయంతో ఈ భావనలను అర్థం చేసుకుందాం ఎందుకంటే సర్క్యూట్ యొక్క సింథసిస్ అంశాన్ని అర్థం చేసుకోవడం సులభం కాబట్టి ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను ఏ విధంగా ఇచ్చారో చూద్దాం

HsV0Vi10s23s10 ఇప్పుడు L మరియు C ప్రదర్శించబడే సర్క్యూట్ ఇదే అని చెప్పండి మరియు C వచ్చి R తో సమాంతరంగా ఉంటుంది మరియు V0Vi ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా విభజించబడిన R రెసిస్టన్స్ అంతటా వోల్టేజ్ మధ్య నిష్పత్తి తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పుడు మనకు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది మరియు ఇది సర్క్యూట్ అవుతుందనే ఆలోచన మనకు ఉంది మనం ఏమి చేయాలి R L మరియు C ఇక్కడ మనకు 3 తెలియనివి ఉన్నందున మనం ఒక విలువ R ని ఫిక్స్ చేస్తాము మనం ఆ విలువను ఎందుకు పరిష్కరిస్తాము మనం పరిష్కారంతో ఎప్పుడు పురోగమిస్తామో చూద్దాం అందుకే మనం R విలువను ఫిక్సింగ్ చేస్తున్నాము మరియు C విలువను కనుగొంటాము R అనేది 5 ఓమ్ మరియు 1 ఓమ్ ఉన్న 2 సందర్భాలను తీసుకుంటాము L మరియు C విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మొదట మనం ఏమి చేయాలి సర్క్యూట్కు సమానమైన S మైనస్ డొమైన్ను మనం కనుగొనాలి మీరు సర్క్యూట్కు సమానమైన S మైనస్ డొమైన్ను సృష్టించినప్పుడుఇది చిత్రంలో చూపిన విధంగా కనిపిస్తుంది ఇది Vi అనగా ఇన్పుట్ వోల్టేజ్ Viరెసిస్టన్స్ R అంతటా ఉంది మరియు అప్పుడు ఇండక్టర్ sL అవుతుంది మరియు కెపాసిటెన్స్ 1sC అవుతుంది ఇప్పుడు కెపాసిటెన్స్ మరియు రెసిస్టన్స్ సమాంతరంగా ఉన్నాయి ఈ వోల్టేజ్ రెండు భాగాలలో వర్తించబడుతుంది ఎందుకంటే రెండూ సమాంతరంగా ఉంటాయి కాబట్టి కనుక R||1sC యొక్క ఈ సమాంతర కలయిక యొక్క సమానమైన ఇంపెడెన్స్ను మనం తెలుసుకోవచ్చు దీనిని మనం పరిష్కరించినప్పుడు మనకు s డొమైన్లో సమానమైన ఇంపెడెన్స్ R1sRCవస్తుంది ఇప్పుడు మనం వోల్టేజ్ డివిజన్ సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చుఈ V0కెపాసిటెన్స్ అంతటా ఉంది కాబట్టి ప్రాథమికంగా కెపాసిటెన్స్ మరియు రెసిస్టెన్స్ యొక్క సమాంతర కలయిక వాటి అంతటా వోల్టేజ్ V0 ను కలిగి ఉంటుంది కాబట్టి మీరు వోల్టేజ్ డివిజన్ సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు V0 యొక్క విలువను ఇలా కనుగొనవచ్చు V0R1sRCsLR1sRCVi ఇప్పుడు మనకు లభించే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చి V0ViRs2RLCsLR1LCs2sRC1LC

కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పోల్చినప్పుడు మనకు లభించే రెండు విలువలు ఇవి ఇప్పుడు మనకు 2 సమీకరణాలు మరియు 3 తెలియనివి మాత్రమే ఉన్నందున మనం ఒక పరిమాణాన్ని పరిష్కరించకపోతే తప్ప పరిష్కారం కనుగొనలేము కాబట్టి చివరి స్లైడ్లో మనం చర్చించిన విధంగా కనీసం ఒకదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా మనం వ్రాయగలం సమాధానం పొందవచ్చు కనుక మన ప్రశ్నలో దాని ఫిక్స్ విలువ R వచ్చి 5 ఓమ్ కు సమానం కాబట్టి మీరు R ను 5 ఓమ్ కు సమానంగా ఉంచినప్పుడు మీకు లభించే C విలువ 66 67 మిల్లీ ఫరాడ్ మరియు L విలువ 1 5 హెన్రీ ఇప్పుడు మీకు R అనేది 1 ఓమ్ కు సమానం అయినప్పుడు C విలువ 0 333 ఫరాడ్ మరియు L విలువ 0 3 హెన్రీకి సమానం అవుతాయి ఇప్పుడు R ను 1 ఓమ్ కు సమానంగా చేయడం సాధారణంగా డిజైన్ను సాధారణీకరిస్తుందని అంటారు మీరు R ను 1 ఓమ్ గా ఫిక్సింగ్ చేస్తున్నందున మీరు సర్క్యూట్ రూపకల్పనను సాధారణీకరిస్తున్నారని అర్థం కాబట్టి దీనితో మీరు తెలియని విలువలు అనగా L మరియు C విలువలను తెలుసుకోవచ్చు కానీ మీరు కనీసం ఒక భాగాన్ని నిర్ణయించాము చేయాలి కాబట్టి ఈ సందర్భంలో మనం రెసిస్టెన్స్ R యొక్క విలువను నిర్ణయించాము ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాం ఈ సందర్భంలో మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇవ్వబడుతుంది మరియు R యొక్క విలువ 2 ఓమ్ అని ఇచ్చినప్పుడు మనం మళ్ళీ L మరియు C విలువను కనుగొనాలి కాబట్టి అవసరమైన మొదటి పని ఏమిటంటే ఇచ్చిన సర్క్యూట్ను S మైనస్ డొమైన్గా మార్చడం ఇక్కడ మీరు చూసినట్లయితే R L మరియు C 3 సిరీస్లో ఉన్నాయిఇచ్చిన సర్క్యూట్ యొక్క సమానమైన మైనస్ S డొమైన్ వచ్చి ఏమవుతుంది అంటే C వచ్చి 1sC ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు L స్థానంలో మనం sL ని వ్రాస్తాము V0 S డొమైన్లో V0 అవుతుంది R అదే విధంగా ఉంటుంది మరియు Vi వచ్చి Vi అవుతుంది కాబట్టి మనం తరువాత ఏమి చేయాలి ఇప్పుడు మనం లూప్ సమీకరణాన్ని వ్రాయాలి మరియు Vi లో భాగంగా R అంతటా వోల్టేజ్ను సూచించండి తద్వారా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పొందుతాము మనం లూప్ సమీకరణాన్ని వ్రాసి క్రమాన్ని మార్చినప్పుడు Vi పరంగా వోల్టేజ్ V0అనేది R అంతటా ఉంటుందిమనం V0Vi కు బదులు R రాయవచ్చు ఎందుకంటే R అంతటా వోల్టేజ్ అన్ని 3 సిరీస్ భాగాలతో విభజించబడింది కనుక మనం ఏమి రాయవచ్చు అంటే R1sCsLమనం క్రమాన్ని మార్చి సులభంగా ఎలా రాయవచ్చు అంటే RLss2RLs1LC ఇప్పుడు మీకు వచ్చిన మరియు సర్క్యూట్లో ఉన్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది తెలియని వాటి మీద తక్కువ ఆధారపడుతుంది మనకిచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చి 4ss2 4s20 కాబట్టి మీరు రెండింటినీ పోల్చి చూస్తే మీరు ఏం చెప్పవచ్చు అంటే R బై L అనేది 4 కు సమానం అని మరియు 1 బై LC వచ్చి 20 కు సమానం ఇక్కడ మళ్ళీ మీకు 2 సమీకరణాలు ఉన్నాయి కానీ మీకు 3 తెలియనివి ఉన్నాయి మనం R విలువను 2 ఓమ్ గా ఫిక్స్ చేస్తాము కనుక మీరు ఎప్పుడైతే R విలువను 2 ఓమ్ గా ఫిక్స్ చేస్తారో మీకు L యొక్క విలువ 0 5 హెన్రీగా మరియు కెపాసిటెన్స్ C విలువ 0 1 ఫరాడ్ గా వస్తాయి ఈ ప్రత్యేక ప్రక్రియతో మీరు తెలియని విలువలను సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో తెలియనివి C మరియు L మరియు మనం R యొక్క విలువను ఫిక్స్ చేసాము కాబట్టి నెట్వర్క్ సింథసిస్ చేయమని అడిగినప్పుడు మీరు ఈ విధంగా పురోగమిస్తారు దీనితో మన నేటి సెషన్ను ముగిస్తున్నాము ఈ సెషన్లో మనం నెట్వర్క్ సింథసిస్ గురించి వివరంగా చర్చించాము మరియు నెట్వర్క్ స్టెబిలిటీ పై మన చర్చను కొనసాగించాము ముఖ్యంగా ఈ వారంలో వివిధ సర్క్యూట్ విశ్లేషణలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క అనువర్తనం గురించి చర్చించాము మనం ఈ వారపు సెషన్ను దీనితో ముగిస్తున్నాము మరియు వచ్చే వారం 2 పోర్ట్ నెట్వర్క్ గురించి చర్చిస్తాము ధన్యవాదాలు